మనం ఏదయినా ఎంబెడెడ్ సిస్టమ్ను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బయటి ప్రపంచంతో ఇంటర్ఫేస్ చేయాల్సివుంటుంది ఇందుకోసం వివిధ రకాల సెన్సార్లు వివిధ రకాల యాక్యుయేటర్లను ఉపయోగించాల్సిఉంటుంది కాబట్టి వెలుపల నుండి వచ్చే వోల్టేజీలు ఎక్కువ భాగం అనలాగ్ స్వభావం కలిగి ఉంటాయి చాలా అరుదుగా డిజిటల్ స్వభావం కలిగి ఉంటాయి అదేవిధంగా వాటిలో యాక్యుయేటర్లను యాక్టివేట్ చేస్తున్నప్పుడు మనం తరచూ వాటికి అనలాగ్ కంట్రోల్ సిగ్నల్ అందించాలి అందువల్ల మనం మైక్రోకంట్రోలర్ ప్రాసెసింగ్ యూనిట్తో ఇంటర్ఫేస్ చేయడానికి డిజిటల్ నుండి అనలాగ్ గా మార్చేందుకు మరియు అనలాగ్ నుండి డిజిటల్ గా మార్చేందుకు కన్వర్టర్ గా పిలిచే పరికరాలను కలిగి ఉండాలి ఈ ఉపన్యాసం యొక్క అంశం డిజిటల్ నుండి అనలాగ్ మార్పిడి గురించి డిజిటల్ నుండి అనలాగ్ మార్పిడి చేపట్టే వివిధ మార్గాలను ఇక్కడ అధ్యయనం చేస్తాము ఈ పాఠ్యంశములో మనం డిజిటల్ నుండి అనలాగ్ మార్పిడి యొక్క కొన్ని ప్రాథమిక విషయాల గురించి సంభాషించుకుందాము మరియు D A కన్వర్టర్లను ఉపయోగించడానికి మనం రెండు వేర్వేరు డిజైన్ స్టైల్స్ ని గురించి కూడా చర్చించుకుందాము అనలాగ్ అనే పదాన్ని వివరించేందుకు మీకు ఇక్కడ ఒక స్కీమాటిక్ రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను ఇక్కడ మైక్రోకంట్రోలర్ అనేది అసలు ప్రాసెసింగ్ యూనిట్ లేదా డిజిటల్ సిస్టం అలాగే ఫిజికల్ వేరియబుల్ అనగా బయటి నుండి సెన్సింగ్ అవుతున్న భౌతిక చరరాశి దీన్ని ప్రవహింప చేసేందుకు మనం ఒక రకమైన సెన్సార్ని ఉపయోగించాలి దానిని కొన్నిసార్లు వోల్టేజ్గా మార్చే ట్రాన్స్డ్యూసర్గా పిలుస్తారు మరియు A D కన్వర్టర్ ఓల్టేజ్ను డిజిటల్ ఇన్పుట్గా మారుస్తుంది ఇప్పుడు మైక్రోకంట్రోలర్ అనగా డిజిటల్ సిస్టం ఈ డిజిటల్ ఇన్పుట్ను నేరుగా చదవగలదు అదేవిధంగా ఇది యాక్యుయేటర్ను యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు డిజిటల్ అవుట్పుట్ను అందిస్తుంది అది D A కన్వర్టర్ ద్వారా వోల్టేజ్గా మార్చబడుతుంది ఇది అనలాగ్ వోల్టేజ్ ఇది యాక్యుయేటర్కు ఇవ్వబడుతుంది పై చిత్రం సాధారణ ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క ప్రాథమిక భాగాలు వాటి సాధారణ అనుసంధానాన్నిగురించి తెలియజేస్తుంది డిజిటల్ నుండి అనలాగ్ కన్వర్టర్ లేదా D A కన్వర్టర్ అంటే ఏమిటి ఈ బ్లాక్ రేఖాచిత్రాన్ని చూడండి ఇన్ ఫుట్ లోమనం డిజిటల్ పదాన్ని వర్తింపజేస్తాము అనుకుందాము ఈ ఉదాహరణలో నేను దీనిని 4 బిట్ పదం D0 D1 D2 D3 అని చూపిస్తున్నాను దీనిని D గా పిలుద్దాం ఇది ఈ సంఖ్యకు డెసిమల్ ఇక్వివాలెంట్ మరియు అవుట్ ఫుట్ లో అనలాగ్ వోల్టేజ్ ని ఉత్పత్తి చేద్దాం అనలాగ్ వోల్టేజ్ అంటే నిరంతర వోల్టేజ్ ఇది నేను ఇన్పుట్గా అప్లై చేస్తున్న డిజిటల్ విలువకు ప్రొఫార్మాషనల్ గా ఉంటుంది కాబట్టి ఈ V OUT అనేది D కి ప్రొఫార్మాషనల్ గా ఉంటుంది మరియు తరచుగా ఈ D A కన్వర్టర్లో మనం కొన్ని రిఫరెన్స్ వోల్టేజ్ను వర్తింపజేస్తాము ఇది V OUT యొక్క గరిష్ట విలువ ఏమిటో నిర్ణయిస్తుంది ఈ పట్టికలో నేను చాలా చిన్న ఉదాహరణ ఇచ్చాను నేను రిఫరెన్స్ వోల్టేజ్ 15 వోల్ట్లుగా భావించాను ఇది 4 బిట్ D A కన్వర్టర్ కాబట్టి 0 0 0 0 నుండి 1 1 1 1 వరకు లేదా 16 కలయికలు ఉండవచ్చు మరియు అవుట్ ఫుట్ వోల్టేజ్ ఇలా ఉంటుంది 0 0 0 0 అంటే అవుట్ ఫుట్ 0 వోల్ట్లు 1 వోల్ట్ 2 వోల్ట్లు 3 వోల్ట్లు 4 వోల్ట్లు 15 వోల్ట్ల వరకు అవుట్ ఫుట్ వోల్టేజ్ ఇన్ ఫుట్ డిజిటల్ పదానికి డెసిమల్ ఇక్వివాలెంట్ అనగా దశాంశ సమానమైన నిష్పత్తిలో స్పష్టంగా ఉంటుంది ఈ సందర్భంలో D లో ప్రతి పెరుగుదలకు అవుట్ ఫుట్ లో 1 వోల్ట్ పెరుగుదల ఉంటుంది D లో ప్రతి విలువ పెరుగుదలకు ఈ ఉత్పత్తిని కొన్నిసార్లు రిజల్యూషన్ లేదా D A కన్వర్టర్ యొక్క స్టెప్ సైజు అనగా సోపానపు పరిమాణం అంటారు మనం ఈ రిజల్యూషన్ ని లేదా తీర్మానాన్ని ఎలా నిర్వచించాలి D లో మార్పు ఫలితంగా అవుట్ పుట్ వోల్టేజ్లో సంభవించే అతిచిన్న మార్పు ఇది ఇప్పుడు D అనేది డిజిటల్ ఇన్పుట్ కాబట్టి D లో మనం 0 1 2 3 ను అప్లై చేస్తున్నాము D యొక్క విలువ ఏదైనా విలువ i నుండి తదుపరి విలువ i 1 కు మారినప్పుడు అవుట్ పుట్ అనలాగ్ వోల్టేజ్ V OUT లో మారిన స్టెప్ సైజు లేదా రిజల్యూషన్ అవుతుంది కొన్నిసార్లు మనం దీనిని ముఖ్యమైన బిట్ యొక్కతక్కువ బరువుగా సూచిస్తాము ఎందుకంటే తక్కువ ముఖ్యమైనదైన బిట్ మారినప్పుడు 1 పెరుగుదల కూడా అర్ధవంతమైనదే కాబట్టి V OUT D కి ప్రొఫార్మాషనల్ గా ఉంటుంది కాన్స్టెంట్ అఫ్ ప్రొపోర్షనాలిటీ ఈ స్టెప్ సైజు కాబట్టి మనం D కి ఏ విలువను అప్లై చేస్తున్నా ఆ స్టెప్ సైజు ను D తో గుణించబడితే మీకు లభించే అసలు వోల్టేజ్ అవుతుంది రిజల్యూషన్ను పూర్తి స్థాయి వోల్టేజ్ యొక్క శాతంగా కూడా నిర్వచించవచ్చు మనం దీనిని రిజల్యూషన్ అని పిలిస్తే దీనిని D A కన్వర్టర్ యొక్క మొత్తం దశల సంఖ్య తో విభజించి పూర్తి స్థాయి వోల్టేజ్ Vref గా నిర్వచించవచ్చు 4 బిట్ కన్వర్టర్ మాదిరిగా మనం 0 0 0 0 నుండి 1 1 1 1 వరకు వెళ్ళవచ్చు ఇది 15 అంటే N బిట్ కన్వర్టర్ కోసం మనం 2N 1 వరకు వెళ్ళవచ్చు కాబట్టి మొత్తం వోల్టేజ్ సంఖ్యతో విభజించబడింది రిజల్యూషన్ యొక్క ఎత్తు N బిట్ కనుక D A కన్వర్టర్ కోసం మనం రిజల్యూషన్ లేదా స్టెప్ సైజును ఈ విధంగా నిర్వచించాము అనుకోవచ్చు మనం దానిని శాతం రూపం లో వ్యక్తపరచాలనుకుంటే ఏమి చేస్తారు మనం ఈ V ను పూర్తి స్థాయి వోల్టేజ్ ద్వారా విభజిస్తాము ఇది Vref ఇది 1 ని 100 గా విభజిస్తుంది ఇది శాతం రూపం లో రిజల్యూషన్ కి వ్యక్తీకరణ N bit D A కన్వర్టర్ యొక్క శాతం రిజల్యూషన్ను లెక్కించమని మిమ్మల్ని అడిగితే ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు మనకు ఇలాంటి D A కన్వర్టర్ ఉందని అనుకుందాం మరియు D A కన్వర్టర్ యొక్క ఇన్ ఫుట్ కు మనం బైనరీ కౌంటర్ ను కనెక్ట్ చేసాము అది లెక్కించబడుతుంది మరియు మనం గడియారాన్ని నిరంతరం వర్తింపజేస్తాము కౌంటర్ 0 1 2 3 4 లాగా లెక్కించబడుతుంది ఇది 4 బిట్ DA కన్వర్టర్ అని చెప్పాము కాబట్టి ఇక్కడ 4 పంక్తులు ఉన్నాయి మరియు ఇది 4 బిట్ కౌంటర్ గడియారం లెక్కించినప్పుడు కౌంటర్ నిరంతరం 0 నుండి 15 కి వెళుతుంది మరియు తరువాత అది తిరిగి 0 కి వెళుతుంది నేను D A కన్వర్టర్ యొక్క అవుట్ పుట్ వద్ద తరంగ రూపాన్ని గమనిస్తే నేను ఇలాంటి తరంగ రూపాన్ని చూస్తాను అందులో అవుట్పుట్ 0 నుండి 15 వరకు దశల వారీగా వెళుతుంది మరియు తరువాత మళ్ళీ 0 కి వెళుతుంది మళ్ళీ 1 2 3 4 ఇలా ఉంటుంది ఇప్పుడు V ref మీద ఆధారపడి స్టెప్ ఎత్తు సర్దుబాటు చేయబడుతుంది V ref 15 V అయితే అంటే పూర్తి స్థాయి వోల్టేజ్ 15 వి అప్పుడు మీ స్టెప్ ఎత్తు 1 వోల్ట్ అవుతుంది ఇప్పుడు D A కన్వర్టర్ రకాలను గురించి మాట్లాడుతు నేను మొదట్లో 2 రకాల D A కన్వర్టర్ గురించి మాట్లాడుతున్నాను అది ఒకటి సర్వసాధారణ వెయిటెడ్ రెసిస్టర్ రకం మరొకటి రెసిస్టివ్ నిచ్చెన రకం అని అంటారు ఇక్కడ విషయం ఏమిటంటే మొదటి రకాన్ని నిర్మించడం మరియు అర్థం చేసుకోవడం సులభం కానీ మనం చూడబోయే రెండవ రకం నిర్మించడం సులభం కానీ డిజైన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సర్క్యూట్ పరంగా ఇది కొంచెం క్లిష్టం గా ఉంటుంది మనం మొదట వెయిటెడ్ రిజిస్టర్ రకం D A కన్వర్టర్తో ప్రారంభిస్తాము N bit D A కన్వర్టర్ యొక్క రూపకల్పనను పరిశీలిద్దాం సాధారణంగా ఇన్పుట్లో బిట్స్ n సంఖ్యలు వస్తాయి మొదటి విషయం ఏమిటంటే ఈ రకమైన D A కన్వర్టర్ను నిర్మించడానికి మనకు n విభిన్న నిరోధక విలువలు అవసరం మరియు ఈ రకమైన D A కన్వర్టర్ను తయారు చేయడంలో ప్రధాన సమస్యలలో ఇది ఒకటి మనం 1 2 లేదా 3 నిరోధక విలువలను చాలా ఖచ్చితంగా తయారు చేయగలరని మనం చూస్తాము కాని మీకు 16 వేర్వేరు నిరోధక విలువలు అవసరమని చెబితే మనం అవన్నీ చాలా కచ్చితంగా తయారు చేయాలి అది చాలా కష్టమవుతుంది ఈ పద్ధతికి n వేర్వేరు నిరోధక విలువలు ఉపయోగించాల్సిన అవసరం ఉంది మరియు మాగ్నిట్యూడ్స్ కొంత మూల విలువ R 2R 4R అంటే 2 గుణకాలు ఇది 2n 1 R వరకు వెళ్తుంది వేర్వేరు నిరోధక విలువలు వాస్తవానికి కొన్ని ప్రవాహాలను ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తాయి మీకు ఇక్కడ R నిరోధకత ఉందని చెప్పండి మరియు మనం వోల్టేజ్ను వర్తింపజేస్తాము నేను ఈ పాయింట్ను ఎర్త్ చేసాను అనుకుందాం కాబట్టి ప్రవహించే కరెంట్ V R చే ఇవ్వబడుతుంది నేను n వేర్వేరు నిరోధక విలువలను ఉపయోగిస్తే ప్రస్తుతము నిరోధకత యొక్క విలువ ద్వారా నిర్ణయించబడుతుంది R కొరకు కొంత విలువ ఉంటుంది 2R సగం కరెంట్ కలిగి ఉంటుంది 4R దానిలో సగం ఉంటుంది మరియు ప్రస్తుత విలువలు 2 గుణిజాలలో మారుతున్నాయి చివరకు బయటకు వస్తున్న మొత్తం కరెంట్ను లెక్కించడానికి నాకు ఒక యంత్రాంగం ఉంటే అది మీకు తుది DAC అవుట్పుట్ను ఇస్తుంది మనం దానిని వోల్టేజ్గా మార్చగలిగితే నేను ఇప్పటికే పేర్కొన్న ప్రధాన లోపం మీరు చాలా నిరోధక విలువలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఈ సర్క్యూట్ ఇలా ఉంటుంది ఇందులో వెయిటెడ్ రిజిస్టర్ రకం యొక్క 4 బిట్ D A కన్వర్టర్ను చూపిస్తున్నాను మనం ఉపయోగిస్తున్న విలువలు R 2R 4R మరియు 8R వీటిని 1 కిలో ఓం 2 కిలో ఓం 4 కిలో ఓం మరియు 8 కిలో ఓం గాఉన్నట్లైయితే డిజిటల్ ఇన్పుట్లు ఇలా వర్తించబడతాయి D0 D1 D2 D3 లీస్ట్ సిగ్నిఫికేంట్ బిట్ అత్యధిక నిరోధకతతో అనుసంధానించబడి ఉంటుంది మోస్ట్ సిగ్నిఫీ కెంట్ బిట్ అతి తక్కువ నిరోధకతతో అనుసంధానించబడి ఉంది అవుట్ పుట్ వైపు మనం కార్యాచరణ యాంప్లిఫైయర్ను ఉపయోగిస్తున్నాము కార్యాచరణ యాంప్లిఫైయర్ ఎలా పనిచేస్తుందో నేను వివరంగా చెప్పడం లేదు కానీ ప్రాథమికంగా ఈ యాంప్లిఫైయర్ కరెంట్ను అనుపాత వోల్టేజ్గా మారుస్తుంది కాబట్టి కరెంటు ప్రవాహాలు అవి V R V 2R V 4R మరియు V 8 R V OUT కొరకు వ్యక్తీకరణ చూపబడతాయి స్పష్టంగా V OUT D కి ప్రొఫార్మాషనల్ గా ఉంటుంది వెయిటెడ్ రెజిస్టర్ D A కన్వర్టర్ అర్థం చేసుకోవడానికి చాలా సులభం ఇది ఈ విధంగా పనిచేస్తుంది ఇందులో ప్రతి రెసిస్టెన్సు ఆ నిర్దిష్ట బిట్ యొక్క బరువుకు ప్రొఫార్మాషనల్ గా ఉండే విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది మరియు అన్ని ప్రవాహాలు ఆపరేషన్ యాంప్లిఫైయర్ చేత జోడించబడతాయి మరియు ఇది వోల్టేజ్ ని V OUT గా మారుస్తుంది ఇప్పుడు మనం ఇంకొక రకం రెసిస్టివ్ నిచ్చెనకు వద్దాం ఇక్కడ కూడా నేను 4 బిట్ D A కన్వర్టర్ యొక్క స్కీమాటిక్ రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను మనం గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే ఇక్కడ అవసరమైన రెసిస్టెన్స్ ల సంఖ్య చాలా ఎక్కువ మునుపటి పద్ధతిలో మనకు 4 రెసిస్టెన్సులు మాత్రమే అవసరమయ్యాయి అయితే ఇక్కడ మీకు 8 రెసిస్టెన్సులు అవసరమవుతాయి కానీ ఇందులో మంచి విషయం ఏమిటంటే రెసిస్టెన్సులు లేదా ప్రతిఘటనల విలువలు 2 రకాలు R మరియు 2 R మాత్రమే మనం విభిన్న విలువల రెసిస్టెన్సు లను ఉపయోగించాల్సిన అవసరం లేదు ఈ సర్క్యూట్ ఒక వోల్టేజ్ గా మార్చవలసిన విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది బదులుగా ఇది నేరుగా డిజిటల్ ఇన్పుట్కు ప్రొఫార్మాషనల్ గా వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది మరియు అవుట్ పుట్ లో మళ్ళీ మనం ఒక కార్యాచరణ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఉపయోగిస్తున్నాము కానీ మనం చూడగలిగినట్లుగా ఈ op amp ని వేరే విధంగా కనెక్ట్ చేస్తున్నాము దీనిని వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్ అంటారు ఇది దేనినీ మార్చదు ఇన్పుట్ వోల్టేజ్ అది వోల్టేజ్ గానే ఉంటుంది కాని వాస్తవానికి ఇది బఫర్ లాగా పనిచేస్తుంది తద్వారా అవుట్ పుట్ వేరే సర్క్యూట్ కు కనెక్ట్ అవుతున్నప్పుడు సర్క్యూట్ ఈ D A కన్వర్టర్ సర్క్యూట్ యొక్క ఆపరేషన్ కు భంగం కలిగించకూడదు ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఈ వోల్టేజ్ V డిజిటల్ ఇన్ పుట్ D కి ప్రొఫార్మాషనల్ గా ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం op amp ఇన్ పుట్ వద్ద వోల్టేజ్ గా లెక్కిస్తాము ఒక సమయంలో ఇన్ పుట్ ఒకటి 1 వద్ద ఉందని ఇతర 3 ఇన్ పుట్లు 0 వద్ద ఉన్నాయని అనుకుందాం మొదటి కేసు ఇన్ పుట్1 0 0 0 అని అనుకుందాం అంటే కేవలం ఒక బిట్ 1 మరియు మిగతా బిట్స్ 0 ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం సర్క్యూట్ ఇలా కనిపిస్తుంది ఈ సర్క్యూట్లో కుడివైపున ఉన్న ఇన్ పుట్ చాల ముఖ్యమైన బిట్ మరియు మిగతా 3 తక్కువ ముఖ్యమైనవి ఇవన్నీ 0 లు ఈ సర్క్యూట్ను విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం ఈ రెండు రెసిస్టెన్సులు 2R మరియు 2R ను మనం ఇక్కడ చూస్తాము అవి ఎర్త్ కి సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి ఇది ఎర్త్ కి అనుసంధానించబడిన ఒకే నిరోధకత R కి సమానం ఈ విధంగా మనం కొంత సులువుగా చేద్దాం ఇది R అవుతుంది అప్పుడు R మరియు ఈ R లు సిరీస్లో వస్తాయి మరియు నికర నిరోధకత మళ్ళీ 2R అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ 2R మరియు ఈ 2R సమాంతరం గా వస్తాయి అది R అవుతుంది ఆ R మరియు ఈ R మళ్ళీ సిరీస్లో 2R అవుతుంది ఈ 2R మరియు 2R సమాంతరం గా R ఈ R మరియు ఈ R 2 R అవుతుంది కాబట్టి చివరకు మీకు ఇది ఈక్వివలెంట్ సర్క్యూట్ గా ఉంటుంది 2R V కి కనెక్ట్ చేయబడింది మరియు ఈ వైపు ఎర్త్ కి 2R సమానంగా ఉంటుంది ఇది వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ అవుట్ పుట్ వోల్టేజ్ V 2R 2R 2R V 2 తరువాత ఈ రెండవ బిట్ 1 అని అనుకుందాం అంటే నేను ఇక్కడ a V ని అప్లై చేస్తున్నాను మిగతా 3 ఎర్త్ లు మునుపటి కేసు కోసం మనం చేసిన వాదనను అనుసరించి ఈ 2 రెసిస్టెన్సులు సిరీస్లో ఉన్నాయి అవి R అవుతాయి R లో మరియు R లోని ఈ R 2R అవుతుంది మళ్ళీ ఈ 2R మరియు సమాంతరంగా ఈ 2R R R గా మారుతుంది మరియు సిరీస్ లో R 2R అవుతుంది కాబట్టి మా సమానమైన సర్క్యూట్ ఇలా ఉన్నప్పుడు మనం ఒక అవగాహనకు వద్దాము నాకు ఇక్కడ V ఉంది 2R ఇక్కడ ఉంది ఎడమ వైపు ఈక్వివలెంట్ రెసిస్టెన్సులు చుట్టూ 2R ఉంది ఇక్కడ చూడండి నేను వాటిని సమాంతరంగా కలపలేను ఎందుకంటే వాటిలో ఒకటి ఎర్త్ కి అనుసంధానించబడి ఉంది మరొకటి V కి అనుసంధానించబడి ఉంది మునుపటి సందర్భాల్లో రెండూ ఎర్త్ కి అనుసంధానించబడ్డాయి అందుకే మనం సమాంతర కలయిక సూత్రాన్ని ఉపయోగించవచ్చు మనకు ఇలాంటి సర్క్యూట్ ఉంటే ఇక్కడ మనం ఉపయోగించే సూత్రాన్ని థెవెనిన్ సిద్ధాంతం Thevenin's theorem అని పిలుస్తాము థెవెనిన్ సిద్ధాంతం తో ఈ విషయాన్ని చూద్దాం ఈ మొత్తం సర్క్యూట్ను వోల్టేజ్ మూలం ద్వారా భర్తీ చేయవచ్చు ఇది ఇక్కడ వస్తున్న వోల్టేజ్కు సమానం మీరు సర్క్యూట్ యొక్క మిగిలిన భాగాన్ని కాసేపు మరచిపోండి సర్క్యూట్ యొక్క ఈ భాగాన్ని మాత్రమే కాబట్టి వోల్టేజ్ V 2 అవుతుంది మరియు ఈ వోల్టేజ్ 0 అని ఊహిస్తే మనం దానిని ఎర్త్ కి కనెక్ట్ చేసి ఎక్వివలెంట్ ని గమనించండి ఇది 2R కాబట్టి సిరీస్లో 2R నిరోధకత కలిగిన వోల్టేజ్ V 2 ఉందని మనం అనుకుందాము కాబట్టి మళ్ళీ R మరియు R సిరీస్లోకి వస్తాయి 2R మరియు 2R మరియు 2R సమాంతరంగా ఉంటాయి ఇక్కడ ఇది V 2 అవుతుంది ఇక్కడ V 2 ఇలాంటిదే 2R ఇక్కడ మరియు 2R ఇక్కడ ఎర్త్ కి ఉంచండి ఇది మళ్ళీ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ఒక వైపు V 2 ఒక వైపు ఎర్త్ కాబట్టి అవుట్ పుట్ V 4 గా అవుతుంది మునుపటి సందర్భంలో MSB 1 అయినప్పుడు అది V 2 ఇప్పుడు రెండవ MSB 1 అయినప్పుడు అది V 4 అది సగం అవుతోంది తదుపరి బిట్ చూద్దాం కాబట్టి నేను 0 0 1 0 దరఖాస్తు చేసినప్పుడు ఏమి జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మొదటి 2 రెసిస్టెన్సులు మనం సమాంతరంగా కనెక్ట్ చేసి ఆ పై మీకు సమానమైన సర్క్యూట్ లభించే సిరీస్ గా చేయవచ్చు మీకు ఇక్కడ V 2 ఉంది మరియు మనం దీన్ని మళ్లీ కలిపి ఇక్కడ థేవినిన్ సిద్దాంతాన్ని వర్తింపజేస్తారు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ V 2మరియు 2R ను పొందుతారు ఇక్కడ మరియు మళ్లీ మనం థేవినిన్ సిద్దాంతాన్ని వర్తింపజేస్తారు కాబట్టి ఇక్కడ మనం V 4 మరియు 2R పొందుతారు చివరికి మీకు ఇక్కడ ఇలాంటి సర్క్యూట్ ఉన్న దృశ్యం ఉంది మళ్ళీ రెసిస్టెన్స్ డివైడర్ V 4 2R 2R ఎర్త్ కి వోల్టేజ్ V 8 అవుతుంది కాబట్టి మనం V 2 V 4 V 8 ను చూస్తాము ఇది క్రమంగా సగం అవుతుంది ఇన్ పుట్ 0 0 0 1 ఉన్న చివరి బిట్ కోసం ఇదే జరుగుతుందో లేదో చూద్దాం ఇక్కడ మొదటి దశ నుండే మనం థెవెనిన్ సిద్ధాంతాన్నిThevenin's theorem వర్తింపజేయాలి ఎందుకంటే ఒక వైపు ఎర్త్ మరియు మరొక వైపు V ఉంది కాబట్టి మనం ఇక్కడ V 2 మరియు 2R ను వర్తింపజేయండి మీకు ఇలాంటి సర్క్యూట్ లభిస్తుంది మనం మళ్ళీ ఇక్కడ థెవెనిన్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాము మీకు ఈ V 4 మరియు 2R లభిస్తుంది మనం మళ్ళీ థెవెనిన్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తే మీకు V 8 మరియు 2R లభిస్తుంది మరియు చివరకు VX V 16 గా మారుతుందని చూస్తాము కాబట్టి బిట్స్ MSB ని LSB కి మారుస్తున్నట్లు కూడా మనం చూస్తాము ప్రతి బిట్ యొక్క బరువు V 2 v 4 v 8 మరియు v 16 అవుతోంది ఇప్పుడు అన్ని 4 బిట్లను కలిపి అప్లై చేసినపుడు ఏమి జరుగుతుంది బిట్స్ కలిసి అప్లై చేసినపుడు సర్క్యూట్ సిద్ధాంతంలో సూత్రం ఆఫ్ సూపర్పొజిషన్ అనే ప్రసిద్ధ సిద్ధాంతం ఉంది లీనియర్ సర్క్యూట్కు మల్టీ ఇన్పుట్లు అప్లై చేసినపుడు రెసిస్టెన్సులు లేదా ప్రతిఘటన లీనియర్ గా ఉంటుంది అప్పుడు మనం ఇన్పుట్లను ఒకేసారి అప్లై చేస్తున్న అవుట్పుట్ల మొత్తానికి ఈ అవుట్పుట్ సమానం గా ఉంటుంది కాబట్టి మనం ఏదయితే ఇన్ ఫుట్ గా అప్లై చేస్తున్నారో అది ఒక సమయంలో ఒక ఇన్ పుట్ మాత్రమే అప్లై అవుతుందని గ్రహించవచ్చుఅలాగే అన్నివోల్టేజ్ లను జోడించండి మీకు తుది వోల్టేజ్ లభిస్తుంది సూపర్పొజిషన్ సూత్రాన్ని ఉపయోగించి ఫైనల్ అవుట్పుట్ను ఇచ్చే తుది గణనను నిర్వహించడానికి ఈ సర్క్యూట్ను ఉపయోగించవచ్చు మీకు ఇలాంటి వ్యక్తీకరణ వస్తుంది స్పష్టంగా VA D కి ప్రొఫార్మాషనల్ గా ఉంటుంది కాబట్టి సాధారణంగా N bit D A కన్వర్టర్ కోసం మనం k th బిట్ ని చూస్తే సాధారణంగా సహకారం V 2N k అవుతుంది గమనించదగ్గ విషయం ఏమిటంటే మనం ఉపయోగిస్తున్న STM32F01 బోర్డు ఈ బోర్డు D A కన్వర్టర్ గా ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు కాని బోర్డు కు PWM సామర్ధ్యం ఉందని మనం చాలా సార్లు అనుకున్నాము కనుక PWM ను D A మార్పిడి మాదిరిగానే ఉపయోగించడం కొరకు మనం ఏదైనా చేయవలసి ఉంటుంది అప్పుడు మనం డ్యూటీ సైకిల్ కు సమానమైన సగటు వోల్టేజ్గా మార్చవచ్చు ఇది D A కన్వర్టర్ యొక్క అవుట్ పుట్ లాంటిది బోర్డులో నిర్మించబడి 12 బిట్ D A కన్వర్టర్ లా కొన్ని ఇతర కుటుంబాలు కూడా ఉన్నాయి దీనితో మనం డిజిటల్ నుండి అనలాగ్ గా మార్పిడి ప్రక్రియ గురించి చర్చ లో సంభాషణ చివరికి వచ్చాము తదుపరి సంభాషణలో రివర్స్ అనలాగ్ టు డిజిటల్ మార్పిడి ఫై మన చర్చను ప్రారంభిద్దాము ధన్యవాదాలు